ఇదివరకటి తరగతి లో మనం సిరీస్ RLC సర్క్యూట్ మరియు పార్లల్ RLC సర్క్యూట్ కి స్టెప్ ఇన్పుట్ ఇస్తే వచ్చే ప్రతిస్పందన గురించి చర్చించాము మరియు ఈ రకమైన సర్క్యూట్ లలో మనకు ఈక్వేషన్ గా సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ వస్తే పరిష్కరించడం చూసాము ఎప్పుడైతే క్లిష్టతరమైన సర్క్యూట్లు ఉంటాయో ఈ రకమైన ఈక్వేషన్స్ పరిష్కరించడం కొన్నిసార్లు చాలా కష్టతరంగా ఉంటుంది కాబట్టి మనం ఇంకో రకమైన పద్ధతి ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం ఆ పద్ధతి లాప్లాస్ ట్రాన్సఫర్మ్ ఇదిఅర్ధం చేసుకోవడానికి సులభంగా ఉంటుంది మరియు దీనిని ఈ రకమైన సర్క్యూట్ లకి అనువర్తిస్తే ఫస్ట్ ఆర్డర్ మరియు సెకండ్ ఆర్డర్ సర్క్యూట్ లను పరిష్కరించడం చాలా సులభం అవుతుంది కాబట్టి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మొదట మనం లాప్లాస్ ట్రాన్సఫర్మ్ ని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం కాబట్టి ఈ మాడ్యూల్ లోమనం లాప్లాస్ ట్రాన్సఫర్మ్ ని పరిచయం చేద్దాం మరియు ఇది సైనుసోయిడల్ లేదా నాన్ సైనుసోయిడల్ ఇన్పుట్ లు ఇచ్చినప్పుడు సర్క్యూట్ విశ్లేషణ లో ఇది చాలా శక్తివంతమైన ఆయుధం ఇప్పుడు లాప్లాస్ ట్రాన్సఫర్మ్ ని టైం డొమైన్ యొక్క రూపాన్ని ఫ్రీక్వెన్సీ డొమైన్ రూపంలోకి మార్చడం మరియు దాని నుండి పరిష్కారం పొందడానికి ఉపయోగిస్తాం ఎప్పుడు మనం లాప్లాస్ ట్రాన్సఫర్మ్ ఉపయోగిస్తామో అప్పుడు మొదట సర్క్యూట్ ని టైం డొమైన్ నుండి ఫ్రీక్వెన్సీ డొమైన్ కి మార్చాలి అప్పుడు పరిష్కారం పొందుతాము మరియు దీనికి మళ్ళీ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్సఫర్మ్ అనువర్తిస్తాం మరియు వచ్చిన ఫలితం ను రూపం మర్చి తిరిగి టైం డొమైన్ లో రాస్తాం ఇప్పుడు లాప్లాస్ ట్రాన్సఫర్మ్ ను ఫేజర్ విశ్లేషణ కంటే విస్తృత వైవిధ్యమైన ఇన్పుట్ లకు వర్తింప జేద్దాం కాబట్టి లెక్చర్ మొదట్లో ఫేజర్ గురించి చర్చిద్దాం మరియు ఫేజర్ విశ్లేషణ సహాయం తో సర్క్యూట్ ని ఎలా పరిష్కరించాలో చూద్దాం కానీ ఫేజర్ విశ్లేషణ కు కొన్ని సొంతమైన పరిమితులు ఉంటాయి ఎందుకంటే దీనిని విస్తృత వైవిధ్యమైన ఇన్పుట్ లకు వర్తింపజేయలేము కాబట్టి అందుకే లాప్లాస్ ట్రాన్సఫర్మ్ చాలా సులభంగా ఉంటుంది మరియు ఈ రకమైన సర్క్యూట్ విశ్లేషణ లో ఫేజర్ విశ్లేషణ కన్నా చాలా శక్తివంతమైనది కాబట్టి ఇనీషియల్ కండిషన్స్ వున్న సర్క్యూట్ సమస్యల పరిష్కారానికి ఇది సులభ మార్గం చూపిస్తుంది ఎందుకంటే దీనిలో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ బదులు అల్జిబ్రిక్ ఈక్వేషన్స్ కి ప్రవేశం ఉంటుంది కాబట్టి RLC సర్క్యూట్ గురించి చర్చించినప్పుడు మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అన్నిటినీ వరుసలో చూసాము మరియు మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ పరిష్కారానికి ప్రయత్నించాము అల్జిబ్రిక్ ఈక్వేషన్స్ తో పోల్చితే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ యొక్క పరిష్కారం కొంచెం క్లిష్టంగా ఉంటుంది అల్జిబ్రిక్ ఈక్వేషన్స్ ను పరిష్కరించడం సులభం లాప్లాస్ ట్రాన్సఫర్మ్ యొక్క ఉపయోగం ఏమిటి అంటే సర్క్యూట్ నుండి వచ్చే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ని సులభంగా అల్జిబ్రిక్ ఈక్వేషన్స్ గా మార్చవచ్చు మరియు సులభంగా పరిష్కరించవచ్చు కాబట్టి లాప్లాస్ ట్రాన్సఫర్మ్ సర్క్యూట్ యొక్క పూర్తి బాధ్యత తీసుకోవడానికి సమర్థత ను సిద్ధం చేసుకుంటుంది దీనిలో రెండు ప్రతిస్పందన లు అయినా నేచురల్ అలాగే ఫోర్స్డ్ ప్రతిస్పందన లు మరియు ఒకే ఆపరేషన్ లోవస్తాయి ఇప్పుడు లాప్లాస్ ట్రాన్సఫర్మ్ ను ఎలా నిర్వచించాలి లాప్లాస్ ట్రాన్సఫర్మ్ ని F తో సూచిస్తారు లేదా మనం అని చెప్పవచ్చు s అంటే ఏమిటి s అనేది క్లిష్టమైన వేరియబుల్ మరియు దీని విలువ గా ఇవ్వబడింది ఇప్పుడు ఇంతవరకు జరిగిన వాదనలో ఎక్స్పోనెంట్ లో వున్నా st డైమెన్షన్ లెస్ దీని అర్థం st ని చూస్తే t అనేది టైం డొమైన్ కాబట్టి ఇది ఫ్రీక్వెన్సీ యొక్క డైమెన్షన్ ఈ విధంగా కలిసి వున్నా st డైమెన్షన్ లెస్ అవుతుంది కాబట్టి s ని ఇన్వర్స్ ఆఫ్ సెకండ్ తో కొలుస్తారు ఇప్పుడు ఈక్వేషన్ లో లాప్లాస్ ట్రాన్సఫర్మ్ యొక్క నిర్వచనం చూడవచ్చు దీనిలో లిమిట్ సూచించేది ఏమిటి అంటే టైం విలువ సున్నా కు చేరుకునే ముందు ఉన్న విలువ ఈ విధంగా సర్క్యూట్ లో స్విచ్చింగ్ ఆన్ మరియు స్విచ్చింగ్ ఆఫ్ విషయాలను సందేహం లేకుండా కలుపుతుంది దీని అర్ధం సింగులారిటీ ఫంక్షన్స్ అనగా స్టెప్ ప్రతిస్పందన లేదా ఇంపల్స్ ప్రతిస్పందన లను కలుపుతుంది అని లాప్లాస్ ట్రాన్సఫర్మ్ నిర్వచనం లో వుంది కాబట్టి దీనిని ఫంక్షన్స్ లో ఉంచవచ్చు ఎలాంటి ఫంక్షన్స్ అంటే సింగులారిటీ ఫంక్షన్స్ అనగా ఏది అయితే టైం t విలువ సున్నా కి సమానం అయినప్పుడు డిస్ కంటిన్యూస్ అవుతాయి అలాంటి ఫంక్షన్స్ లో ఉంచవచ్చు కాబట్టి లాప్లాస్ ట్రాన్సఫర్మ్ గురించి మనం ఏమి చెప్పవచ్చు మనం లాప్లాస్ ట్రాన్సఫర్మ్ అంటే ఇంటిగ్రల్ ట్రాన్సఫార్మషన్ అనగా ఒక ఫంక్షన్ f ను టైం డొమైన్ నుంచి క్లిష్టమైన ఫ్రీక్వెన్సీ డొమైన్ లోకి రూపం మార్చడం అని చెప్పవచ్చు మరియు దానిని F గా ఇవ్వబడింది ఇప్పుడు ఒకవేళ ఈక్వేషన్ లో టైం t విలువ సున్నా కన్నా తక్కువ అయితే f ని పట్టించుకోకుండా ఉందాం అని అనుకుందాం అనగా మనం ఏమి చేస్తున్నాం మనం దీనిని మాథెమటికల్ గా ఫంక్షన్ ని యూనిట్ స్టెప్ ఫంక్షన్ తో గుణిస్తున్నాం అని సూచిస్తున్నాం కాబట్టి మనం ఏమి వ్రాయచ్చు f ని యూనిట్ స్టెప్ ఫంక్షన్ తో కలపవచ్చు కాబట్టి మనం సులభంగా f u అని వ్రాయచ్చులేదా టైం t విలువ సున్నా కంటే ఎక్కువ ఉంటే f అని చెప్పవచ్చు ఇంటెగ్రేషన్ సున్నా నుండి మొదలై ఇన్ఫినిటీ వరకు ఉండటం మనం ఈక్వేషన్ లో చూసాం కాబట్టి దీని అర్ధం ఏమిటి అంటే ఇది వన్ సైడెడ్ అనగా యూనిలేటరల్ లాప్లాస్ ట్రాన్సఫర్మ్ ఇప్పుడు ఒకవేళ మనం రెండు వైపులా అనగా బై లేటరల్ ట్రాన్సఫర్మ్ అనగా మనం తప్పనిసరిగా ఇంటిగ్రేట్ F ని మైనస్ ఇన్ఫినిటీ నుండి ప్లస్ ఇన్ఫినిటీ అని అంటే ఆ స్థితిలో అవుతుంది ఇప్పుడు ఫంక్షన్ f కి అన్నిపాయింట్ల దగ్గర లాప్లాస్ ట్రాన్సఫర్మ్ ఉండకపోవచ్చు కాబట్టి f కి లాప్లాస్ ట్రాన్సఫర్మ్ కలిగి ఉండటానికి ఇంటిగ్రేషన్ లో మనము ఇంటిగ్రల్ కి ఒక పరిమితమైన విలువ ఉండటం చూసాము లేదా అవి వేర్వేరు చోట్ల నుండి వస్తాయి ఇప్పుడు మనం ఎక్స్ప్రెషన్ చుస్తే ఒకవేళ మనం దీనిలో s విలువని ప్రతిక్షేపిస్తే ఈ విధంగా వస్తుంది కాబట్టి ఇప్పుడు ఒకవేళ మనం దీని విలువ చుస్తే అవుతుంది ఎలా ఎందుకంటే ఇది యూలర్స్ ఐడెంటిటీ Eulers identity కాబట్టి మనం సులభంగా అని వ్రాయచ్చు కాబట్టి దీనికి మనం మాడ్ తీసుకుంటే అది అవుతుంది కాబట్టి మనం ఏమి చెబుదాం టైం t యొక్క ఏ విలువలో అయినా అని చెప్పవచ్చు దీని అర్ధం ఎక్కడైనా అనగా పరిమితమైన విలువ కాబట్టి మీరు దాన్ని బయటకు తీయవచ్చు ఎక్స్ప్రెషన్ లో మిగిలిన భాగం అవుతుంది మరియు ఇంటిగ్రేషన్ కూడా పరిమితమైన విలువల మధ్య ఉంటుంది కాబట్టి దీని అర్థం ఏమిటి అంటే ఈ ఎక్స్ప్రెషన్ విలువ ఇన్ఫినిటీ కన్నా తక్కువ ఉంటుంది మరియు ఇది సిగ్మా యొక్క రియల్ విలువ కి వర్తించబడుతుంది ఇప్పుడు సిగ్మా యొక్క విలువ సిగ్మా c అని అనుకుందాం ఈ విధంగా దీని ద్వారా మనం లాప్లాస్ ట్రాన్సఫర్మ్ కొరకు రీజియన్ ఆఫ్ కన్వర్జెన్స్ యొక్క విలువ ని కనుక్కోవచ్చు కన్వెర్జ్ యొక్క పరిష్కారం కోసం మనం రియల్ కంపోనెంట్ s ని σσc అని చెప్పవచ్చు ఈ విధంగా క్లిస్టమైన ప్లేన్ లో ప్రత్యేకమైన కండిషన్ వద్ద x ఆక్సిస్ లో σ మారుతూవుంటుంది మరియు y ఆక్సిస్ మీద ω ఉండటం మనం చూడవచ్చు కాబట్టి σc అనేది మన కండిషన్ ఇదియే సరిహద్దురేఖ కాబట్టి ఈ ఎక్స్ప్రెషన్ పరిష్కారం కోసం వేర్వేరు చోట్ల నుండి కలసివచ్చే C విలువ ప్రమాదకరమైన విలువకలిగిన σc కంటే ఎక్కువ ఉండాలి కాబట్టి ఎక్స్ప్రెషన్ లో σc కుడి వైపువుందిఒకవేళ మన దగ్గర పరిష్కారం ఉంటే లాప్లాస్ ట్రాన్సఫర్మ్ అనేది ఇక్కడ ఉనికి లో ఉంటుంది అనగా ఇక్కడ లాప్లాస్ ట్రాన్సఫర్మ్ ని ఉపయోగించవచ్చు అని చెప్పవచ్చు ఎడమ వైపు కండిషన్ లో పరిష్కారం కనుక కలవకపోతే లాప్లాస్ ట్రాన్సఫర్మ్ అనేది ఇక్కడ ఉనికి లో ఉండదు అనగా ఇక్కడ లాప్లాస్ ట్రాన్సఫర్మ్ ని ఉపయోగించలేము అని చెప్పవచ్చు కాబట్టి మనం ఏమి చెప్పవచ్చు మాడ్ ఆఫ్ F విలువ ఒకవేళ ఇన్ఫినిటీ కన్నా తక్కువ ఉంటే అర్ధం ఏమిటి అంటే ఇక్కడ పరిష్కారం అనేది ఉంటుంది మరియు మిగిలిన భాగం రీజియన్ కు బయట పక్క ఉంటుంది పరిష్కారం గనుక కన్వెర్జ్ అనగా అన్ని పాయింట్స్ నుండి వచ్చే కలయిక కాకపోతే మరియు అప్పుడు ఈ ప్రత్యేక రీజియన్ లో లాప్లాస్ ట్రాన్సఫర్మ్ ఉనికి అనగా ఇక్కడ లాప్లాస్ ట్రాన్సఫర్మ్ ని ఉపయోగించడం కుదరదు తరువాత మనం ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్సఫర్మ్ కనుక్కునే అవసరం వుంది మరియు ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్సఫర్మ్ ఈ క్రింది విధంగా ఇవ్వబడింది L 1Fft12πj1 j∞1j∞Festds ఈ విధంగా ఎక్కడైతే స్ట్రెయిట్ లైన్ కి ఇంటిగ్రేషన్ చేస్తామో అక్కడ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్సఫర్మ్ కనుక్కోవడానికి ఎక్స్ప్రెషన్ ఇవ్వబడింది కాబట్టి ఇది σ1 jω −∞ ω ∞ అవుతుంది ఈ ప్రత్యేకమైన లైన్ దగ్గర ఏదైనా σ1 కి మళ్ళి ఇంటిగ్రేషన్ చేయటం మనం చూడవచ్చు కాబట్టి మనం ఫంక్షన్ f మరియు F అనేవి లాప్లాస్ ట్రాన్సఫర్మ్ జతలు గా భవించబడుతున్నాయి అని చెప్పవచ్చు ఇక్కడ ఫంక్షన్ f మరియు F అనేవి లాప్లాస్ ట్రాన్సఫర్మ్ జత కాబట్టి దీని అర్ధం ఏమిటి అంటే f మరియు F అనేవి ఒకదానికి ఒకటి సమన్వయముగా ఉంటాయి ఇప్పుడు ఈ విషయం అర్ధం కావడానికి కొన్ని ఉదాహరణలు తీసుకుందాం కాబట్టి మొదట యూనిట్ స్టెప్ ఫంక్షన్ u అని చెబుదాం ఇప్పుడు మనం ఏమి చేద్దాం అంటే మనం యూనిట్ స్టెప్ ఫంక్షన్ యొక్క లాప్లాస్ ట్రాన్సఫర్మ్ విలువ కనుక్కుందాం కాబట్టి ఒకవేళ దీనిని చూస్తే ఇది యూనిట్ స్టెప్ ఫంక్షన్ టైం t విలువ సున్నా కన్నా ఎక్కువ ఉంటే యూనిట్ స్టెప్ ఫంక్షన్ విలువ 1 అవుతుంది మరియు టైం t విలువ సున్నా కన్నా తక్కువ ఉంటే యూనిట్ స్టెప్ ఫంక్షన్ విలువ సున్నా అవుతుంది కాబట్టి మనం ఎప్పుడైతే లాప్లాస్ ట్రాన్సఫర్మ్ ని కనుక్కోమని అడుగుతామో అప్పుడు మనం ఈ క్రింద ఎక్స్ప్రెషన్ ని లాప్లాస్ ట్రాన్సఫర్మ్ గా మార్చడానికి ఉపయోగిస్తాము Lut0 1e stdt 1se st|0 ఇప్పుడు దీని విలువ టైం t విలువ 0 ఉన్నప్పుడు 1 అవుతుంది కాబట్టి మనం సులభంగా లిమిట్ ని మార్చవచ్చు ఈ విధంగా ఇప్పుడు లిమిట్ విలువ 0 నుండి ఇన్ఫినిటీ అవుతుంది మరియు మనం ఇంటిగ్రేట్ చేయాల్సిన ఒకే కంపోనెంట్ e stఅవుతుంది దీనిని ఇంటిగ్రేట్ చేస్తే మనము 1se st|0 ను పొందుతాము కాబట్టి ఎప్పుడైతే మనం లిమిట్ విలువ ప్రతిక్షేపిస్తామో అప్పుడు లాప్లాస్ ట్రాన్సఫర్మ్ విలువ 1sకు సమానం అని వస్తుంది కాబట్టి లాప్లాస్ ట్రాన్సఫర్మ్ లో యూనిట్ స్టెప్ ఫంక్షన్ విలువ 1s అని ఇవ్వబడింది ఇప్పుడు a విలువ సున్నా కన్నా ఎక్కువ ఉంటే ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ e atut అవుతుంది మనం ఈ విలువ తప్పనిసరిగా ఫంక్షన్ లో ప్రతిక్షేపించాలి ఎప్పుడైతే ఫంక్షన్ యొక్క విలువని ఇంటిగ్రేషన్ లో ప్రతిక్షేపిస్తే మరియు మనం ఇంటిగ్రేషన్ ని పరిష్కరిస్తే మనము 1sa అనే అవుట్ ఫుట్ ని పొందుతాము ఇక్కడ కూడా లిమిట్ విలువ సున్నా ఇన్ఫినిటీ మధ్య ఉంటుంది ఎందుకంటే యూనిట్ స్టెప్ ఫంక్షన్ విలువ కేవలం 0 టూ ఇన్ఫినిటీ ఉంటేనే 1 అవుతుంది కాబట్టి మనం సులభంగా e atut కి లాప్లాస్ ట్రాన్సఫర్మ్ 1sa అని పొందుతాము ఇప్పుడు మూడవ ఫంక్షన్ అనగా యూనిట్ ఇంపల్స్ ఫంక్షన్ కాబట్టి ఇక్కడ యూనిట్ ఇంపల్స్ ఫంక్షన్ ని చూద్దాం కాబట్టి యూనిట్ ఇంపల్స్ ఫంక్షన్ యొక్క విలువ 0 tdte0 1 అని చర్చించాం అని గుర్తు చేసుకుందాం ఎందుకంటే దీని ఏరియా విలువ ప్రత్యేకంగా యూనిట్ స్టెప్ ఫంక్షన్ విలువ 1 అవుతుంది మరియు దీని లిమిట్ విలువ ఇన్ఫినిటీ నుంచి ప్లస్ ఇన్ఫినిటీ కి బదులు నుండి 0 గా ఉంటుంది ఎందుకంటే మిగతా రీజియన్ లో t యొక్క విలువ సున్నా అవుతుంది కాబట్టి ఇది అంత మనకు తెలుసు కాబట్టి ఈ విజ్ఞానం ని ఉపయోగించి మరియు లాప్లాస్ t యొక్క విలువ కొరకు ప్రయత్నిద్దాం ఎందుకంటే ఇంపల్స్ ఫంక్షన్ విలువ టైం t విలువ సున్నా కు సమానంగా వున్నా సందర్భం మినహా మిగతా అన్ని చోట్ల ఫంక్షన్ విలువ సున్నా అవుతుంది కాబట్టి మనం చివరికి e0 యొక్క ఇంటిగ్రేషన్ విలువ పొందుతాము మరియు దీని విలువ 1 అవుతుంది కాబట్టి లాప్లాస్ లో యూనిట్ ఇంపల్స్ ఫంక్షన్ విలువ 1 అవుతుంది ఇప్పుడు తర్వాత ఫంక్షన్ f sin ωt u ని చూద్దాం సైన్ ఫంక్షన్ యొక్క లాప్లాస్ ఫంక్షన్ ని ఇలా ఇవ్వచ్చు ఒకవేళ మనం లిమిట్ నుంచి ఇన్ఫినిటీ తో ఇంటిగ్రేట్ చేస్తే ఈ విధంగా ఇంతవరకు u అనగా యూనిట్ స్టెప్ ఫంక్షన్ sin తో జతచేయబడింది దీని అర్థం లిమిట్ బదులు మనం లిమిట్ సున్నా నుంచి ఇన్ఫినిటీ ని పెడదాం ఎందుకంటే ఈ పరిమితి లో మాత్రమే ఫంక్షన్ లో sin ωt కి విలువ ఉంటుంది వేరేవిధంగా ఉంటేఫంక్షన్ విలువ సున్నా అవుతుంది కాబట్టి మనం ఏమి వ్రాద్దాం FsLsin wt0e stdt మనం sin ωt పదముని ఎక్సపో నెన్షియల్ గా మారిస్తే 0ejwt e jwt2je stdt అవుతుంది ఇప్పుడు 12jఈ పదమును బయటకు తీసుకురావచ్చు ఎందుకంటే ఇది స్థిరాంకం మరియు ఎప్పుడైతే దీన్ని కలిపి వుంచామో అప్పుడు మనం ఎక్స్ప్రెషన్ ని ఈ క్రింది ఎక్సపోనెంట్ రూపం లో పొందుతాము 12j0e s jwt e sjwtdt ఇప్పుడు మనం సరిగ్గా లెక్కిస్తే ఎక్స్ప్రెషన్ యొక్క విలువ ఈ క్రింది విధంగా వుండటం మనం చూడవచ్చు e ate stdt1sa కాబట్టి మనం కూడా అదే ఉపయోగిద్దాం దీనికి లాప్లాస్ ఫామ్ 12j1s jw 1sjwws2w2 అవుతుంది ఇదేవిధంగా ఒకవేళ sin ωt బదులు cos ωt ని పెడితే మనకు ఎక్స్ప్రెషన్ ss2w2 వచ్చేది కాబట్టి దీనిని నిజం అని నిరూపించాలి అంటే ఇంటిగ్రేషన్ యొక్క పరిష్కారం సాధించాలి మరియు cos ωt విలువని పెట్టాలి అప్పుడు ఆ స్థితిలో ఎక్స్ప్రెషన్ మారుతుంది మరియు మనం దానిని పరిష్కరించాలి ఇప్పుడు లాప్లాస్ ట్రాన్సఫర్మ్ యొక్క కొన్ని లక్షణాలు చూద్దాం లాప్లాస్ ట్రాన్సఫర్మ్ యొక్క లక్షణాలు వలన కొన్ని జతలను పొందుతాము ఇవి మనం నేరుగా ఇంటిగ్రేషన్ పద్ధతి వాడకుండా సహాయపడతాయి కాబట్టి మొట్టమొదటి ఎక్స్ప్రెషన్ LfFs0 fe stdt తో మొదలు పెడదాం ఈ విధంగా మనం వివిధ లక్షణాలు వుపయోగించి ఫంక్షన్ కి ప్రామాణిక విధానం అయినా ఇంటిగ్రేషన్ కాకుండా నేరుగా లాప్లాస్ ట్రాన్సఫర్మ్ విలువ కనుక్కోవచ్చు కాబట్టి ఆ లక్షణాలు ఏమిటో చూద్దాం మొదటిది లీనియారిటీ కాబట్టి లీనియారిటీ అర్ధం f1 మరియు f2 కు లాప్లాస్ ట్రాన్సఫర్మ్ F1 and F2 అవుతాయి కాబట్టి మనం లాప్లాస్ లో La1f1ta2f2ta1F1sa2F2s అని చెప్పవచ్చు ఇక్కడ a1 మరియు a2 అనేవి స్థిరాంకాలు ఈ విధంగా లాప్లాస్ ట్రాన్సఫర్మ్ యొక్క లీనియారిటీ లక్షణం ని చూడవచ్చు తర్వాత లక్షణం స్కేలింగ్ కాబట్టి ఒకవేళ f కి లాప్లాస్ ట్రాన్సఫర్మ్ F అయితే ఇప్పుడు లాప్లాస్ ఆఫ్ f ని కనుక్కోవలిసిన అవసరం ఉంది కాబట్టి మనం దాని పరిష్కారం చేద్దాం Lf0fate stdt అవుతుంది ఇక్కడ a అనేది స్థిరాంకం మరియు a 0 ఒకవేళ మనం x at dx a dt అని అనుకుందాం అప్పుడు c0fxe xsadxఅవుతుంది ఒకవేళ at స్ధానం లో x ని పెడితే f కాస్త f అవుతుంది అప్పుడు e st కాస్త e xsa అవుతుంది మరియు dx a dt కాబట్టి Lf1a0fxe xsadx అవుతుంది ఇప్పుడు ఒకవేళ ఈ రెండు ఈక్వేషన్స్ ని పోల్చి చూద్దాం ఎందుకంటే ఇది లాప్లాస్ ట్రాన్సఫర్మ్ యొక్క ప్రామాణిక నిర్వచనం కాబట్టి దీని అర్థం ఏమిటి అంటే సులభంగా sa తో భర్తీ చేద్దాం ఒకవేళ s ను sa తో భర్తీ చేసిన రెండు సమానం అవుతాయి కాబట్టి మనం ఎప్పుడైతే లాప్లాస్ ట్రాన్సఫర్మ్ యొక్క నిర్వచనం తో పోల్చి చూస్తామో అది s విలువ ఇది అని చూపిస్తుంది ప్రామాణిక నిర్వచనం మరియు సులభంగా s ను sa తో భర్తీ చేస్తే డమ్మి వారియేబుల్ t ని x మనం మార్చవచ్చు కాబట్టి రెండిటిని ఎప్పుడైతే పోలుస్తామో ఇప్పుడు సులభంగా ఈక్రింది విధంగా చెప్పవచ్చు Lf 1aFsa కాబట్టి మనకు ఇది లభించింది 1a అనేది ఎలాగైనా స్థిరాంకం కాబట్టి దీనిని ఈక్వేషన్ నుండి బయటకు తీసుకు వద్దాం కాబట్టి ఈ రెండిటిని పోల్చి చూద్దాం ఒకే ఒక బేధం వుంది అది s బదులు sa తో భర్తీ చేశాం కాబట్టి సులభమైన పోలిక తో రెండు ఈక్వేషన్ లు చూస్తే మనము Lf 1aFsa అని చెప్పవచ్చు కాబట్టి ఒకవేళ ఈ ప్రత్యేకమైన కండిషన్ ని ఉపయోగిస్తే మనం తెలుసుకున్న దాని బట్టి ఈ క్రింది విధంగా చెప్పవచ్చు Lsin ωt 2s2 అప్పుడు Lsin 2ωt12s2222ωs242 అవుతుంది దీనిని స్కేలింగ్ అని పిలుస్తారు ఇప్పుడు లాప్లాస్ ట్రాన్సఫర్మ్ యొక్క ఇంకొక లక్షణం టైం షిఫ్ట్ ని చూద్దాం కాబట్టి ఒకవేళ f కి లాప్లాస్ ట్రాన్సఫర్మ్ F అయితే అప్పుడు Lft au యొక్క విలువ ఎలా లభిస్తుంది అంటే మనము సులభంగా లాప్లాస్ ట్రాన్సఫర్మ్ యొక్క ప్రామాణిక నిర్వచనం ని ఉపయోగిస్తాం అప్పుడు మనకు Lft au0ft aut ae stdta≥0 లభిస్తుంది ఇప్పుడు t a ఉంటే ut − a 0 మరియు t a ఉంటే ut − a 1 అవుతుంది అయితే మనం ఈ లక్షణం ని ఉపయోగిస్తే మరియు ఇంటిగ్రేషన్ చేస్తే అప్పుడు Lft auafe stdt అవుతుంది ఇప్పుడు ఇంకో వేరియబుల్ X ని x t a అని అనుకుందాం అప్పుడు dxdt మరియు t xa ఇక్కడ t → a x → 0 మరియు t →∞ x →∞ అవుతుంది ఇప్పుడు ఈ కండిషన్ లు ఉపయోగించి మనం సులభంగా నవీకరించబడిన ఇంటిగ్రేషన్ ఈ క్రింది విధంగా ఉంటుంది అనిచెప్పవచ్చు Lft au0fxe sxadxఅవుతుంది ఇప్పుడు ఒకవేళ ఎక్స్ప్రెషన్ ని చూస్తే e asఅనేది ఒక స్థిరాంకం కాబట్టి దీనిని ఎక్స్ప్రెషన్ నుండి బయటకు తీసుకురావచ్చు ఎక్స్ప్రెషన్ లో మిగిలిన భాగం 0fxe sxdx ఇది వేరే ఏమీకాదు ఫంక్షన్ f యొక్క లాప్లాస్ ట్రాన్సఫర్మ్ కాబట్టి ఒకవేళ దీనిని ప్రామాణిక నిర్వచనం తో పోలిస్తే ఇది f యొక్క లాప్లాస్ ట్రాన్సఫర్మ్ మనం సులభంగా చెప్పవచ్చు కాబట్టి దీనికి లాప్లాస్ ట్రాన్సఫర్మ్ s అని సులభంగా చెప్పవచ్చు కాబట్టి చివరకి మనకు Lft au0fxe sxadxe asFఅని లభిస్తుంది దీనిని టైం షిఫ్ట్ అని పిలుస్తారు అనగా అర్థం ఏమిటి అంటే ఒకవేళ ఫంక్షన్ a అనే టైం విలువ తో డిలే అనగా ఆలస్యం అయితే s డొమైన్ లో ఫలితం ఏమవుతుందంటే ఫంక్షన్ ని లాప్లాస్ ట్రాన్సఫర్మ్ తో ఎటువంటి డిలే లేకుండా e as తో గుణిస్తారు ఒకవేళ ఫంక్షన్ కనుక టైం డిలే కలిగి ఉంటే మనం సులభంగా లాప్లాస్ ట్రాన్సఫర్మ్ ను e as తో గుణిస్తాము మరియు మనకు టైం డిలే a అనే స్థిరాంకం కలిగిన ఫంక్షన్ కి లాప్లాస్ ట్రాన్సఫర్మ్ లభిస్తుంది కాబట్టి ఈ ప్రత్యేకమైన లక్షణం ని లాప్లాస్ ట్రాన్సఫర్మ్ యొక్క టైం డిలే లేదా టైం షిఫ్ట్ లక్షణం అని పిలుస్తారు కాబట్టి ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకుందాం Lcos ωt s2s2 ఇప్పుడు ఒకవేళ Lcos ω దీని విలువ కనుక్కోమని అడిగితే మనం ఏమి చేస్తాం మనకు Lcos wt aue asss2w2 లభిస్తుంది కాబట్టి ఈ పాయింట్ దగ్గర మన సెషన్ ని ముగిస్తున్నాను మనం మన చర్చని తరువాత లెక్చర్ లో కొనసాగిద్దాం అక్కడ ఇంకా కొన్ని లాప్లాస్ ట్రాన్సఫర్మ్ యొక్క లక్షణాలు గురుంచి చర్చిద్దాం ధన్యవాదములు